IIoT యొక్క మరొక అనువర్తనం ఆహార పరిశ్రమ వ్యవసాయం మరియు ఆహార పరిశ్రమలో ఉంది ఆహార పరిశ్రమలో మొదట ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనకు వ్యవసాయ ఉత్పత్తులు ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి అవి క్షేత్రం నుండి వస్తాయి ఆ ఉత్పత్తులు ప్రాథమికంగా వేర్వేరు ప్రక్రియల ద్వారా తీసుకోబడతాయి మరియు చివరకు వినియోగదారులు ప్రాథమికంగా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తారు ఇంకొంచం ఎక్కువ వివరించనివ్వండి ఈ ప్రక్రియను ఫీల్డ్ టు ప్లేట్ అని పిలుస్తారు ప్లేట్ నుండి ఫీల్డ్ క్షేత్రం నుండి దీని అర్థం ఏమిటంటే ఎక్కడైతే ఉత్పత్తిని ప్లేట్ కోసం తయారు చేస్తారో ఎక్కడైతే వినియోగం చేస్తారో సరఫరా గొలుసు ఏమిటి ఇది వ్యవసాయ క్షేత్రంతో ప్రారంభమవుతుందని చెప్పండి వ్యవసాయ క్షేత్రంలో మనం పంట లను పండిస్తున్నం విత్తనాలు విత్తడం రైతులు విత్తనాలు విత్తడం పంటలు పండించడం ఎరువులు వేయడం పురుగు మందులు వేయడం మొదలైనవి ఆపై వ్యవసాయ ప్రణాళికల తరువాత అవి పరిణతి చెందుతాయి ప్రాథమికం గా అప్పుడు ఈ పంటలు ను సరిగ్గా పండిస్తారు ఈ పంటలు పండిస్తారు తదుపరి దశ విస్తృతంగా కోత ఉండబోతోంది ఈ ఆహార ధాన్యాలు కోసిన తరువాత ప్రాసెస్ చేయబోతున్నారు ఆహార ధాన్యం ప్రాసెసింగ్ ఆహార ధాన్యం ప్రాసెసింగ్ తరువాత ప్యాకేజింగ్ అంటే ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కలిగి ఉంటుంది ఆహార ధాన్యాలు ప్యాకేజింగ్ తరువాత ఈ ప్యాకేజీలు రవాణా చేయబడతాయి అంటే రవాణా మరియు లాజిస్టిక్స్ అవి సాధారణంగా హోల్సేల్ మార్కెట్కు రవాణా చేయబడతాయి అప్పుడు అది చిల్లర రిటైల్ మార్కెట్ వద్దకు వెళ్లి చివరకు వినియోగదారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వంటచేచేసుకోబోతున్నారు మరియు వారు తినబోతున్నారు ప్రాథమికంగా ఇది ప్లేట్ అవుతుంది ఇది సాధారణంగా వ్యవసాయ క్షేత్రం నుండి ప్లేట్ వరకు ఉన్న గొలుసు ఇది సాధారణంగా అనుసరించే కార్యకలాపాల గొలుసు ఇది సరఫరా గొలుసు అని చెప్పవచ్చు సరఫరా గొలుసు వచ్చింది ఎందుకంటే చివరికి ఈ ప్రతి విషయానికి ఈ మొత్తం చక్రం ద్వారా సరఫరా నిర్ధారించబడాలి ఈ సరఫరా అంతా ఈ మొత్తం ప్రక్రియల ద్వారా మరియు వేర్వేరు దశల ద్వారా నిర్ధారించాలి ఈ సరఫరా అంతా ఈ మొత్తం ప్రక్రియల ద్వారా మరియు వేర్వేరు దశల ద్వారా నిర్ధారించాలి మేము ఈ రకమైన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాము మనం ఈ రకమైన పరిస్థితి లో సెన్సార్లను ఉపయోగించాల్సి ఉంటుంది మనకు సెన్సార్లు ఉన్నాయి పంటల పెరుగుదలను పర్యవేక్షించడానికి విత్తనాల విత్తడం కోసం ఎరువులను ఖచ్చితంగా తగినంతగా మరియు మరెన్నో వర్తింపజేయడానికి మరియు పురుగు మందులను ఖచ్చితం గా మరియు తగినంత గా వర్తింపజేయడానికి వ్యవసాయ క్షేత్రంలో IIoT పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది సెన్సార్లు యాక్యుయేటర్లు మరియు విభిన్న వ్యవసాయ రోబోట్లను ఇక్కడ ఉపయోగించవచ్చు పంటకోత కోసం 2 వ దశలో కూడా ఇక్కడే కాదు వీటిని ఆహార ధాన్యం ప్రాసెసింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు మళ్ళీ వీటిని వాడవచ్చు ప్యాకేజింగ్ కోసం రవాణా లాజిస్టిక్స్ టోకు వ్యాపారి చిల్లర ప్లేట్ వాస్తవానికి దీనిని పక్కన పెట్టండి సెన్సార్ ఎనేబుల్ మరియు రోబోటిక్ ప్లేట్ మరియు కలిగి ఉన్న ఒక ప్లేట్ స్థితిలో మనం ఇంకా లేము అది సాధించాలనేది కల కానీ చిల్లర వ్యాపారo లో ప్రాథమికంగా సెన్సార్లు యాక్యుయేటర్లు రోబోట్లు మొదలైనవి ఇవన్నీ వ్యవస్థలకు లేదా ప్రక్రియలకు సహాయపడే యంత్రాలు మరియు వివిధ స్థితి లు మొదలైన వాటికి సహాయం చేయబోతున్నాయి మరింత సమర్థవంతమైన స్వయంప్రతిపత్తి మరియు మొదలైనవ వాటి కోసం చేయబోతున్నాయి ఇప్పుడు మనం మరింత ముందుకు చూద్దాం మరియు ఆహార పరిశ్రమలో IoT అమలు పరంగా మనకు ఏమి ఉందో చూద్దాం ఈ సెన్సార్లు యాక్యుయేటర్లు ఇప్పటికే సరిగ్గా చెప్పిన విషయం కానీ అవి నెట్వర్క్ చేయబడాలి ఆహార నాణ్యత ఇప్పుడే పేర్కొన్న సరఫరా గొలుసు వెంట పర్యవేక్షణ సెన్సార్లు మరియు వాటి కోసం నెట్వర్క్ సెన్సార్లు పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి నెట్వర్క్డ్ సెన్సార్లు ఉండాలి వేర్వేరు గిడ్డంగుల గుండా వెళ్ళే ఆహార ధాన్యాలు ఆ గిడ్డంగుల ఉష్ణోగ్రత సరిగ్గా నిర్వహించబడిందా ఆ ఉష్ణోగ్రతల పర్యవేక్షణ ఆ ఉష్ణోగ్రత పర్యవేక్షణను మోసే క్రక్స్ మొదలైనవి కూడా పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది ఈ మొత్తం ఆహార సరఫరా గొలుసులో సెన్సార్లు ఇక్కడ చాలా కీలకం కమ్యూనికేషన్ లేయర్ ప్రాథమికంగా వాటాదారుల ప్రవేశించు సరఫరా గొలుసు డేటా మొదలైన వాటి గురించి మాట్లాడుతుంది వేర్వేరు వాటాదారుల మధ్య కమ్యూనికేషన్ వాటాదారులకు ప్రాప్యత సరఫరా గొలుసు యొక్క విభిన్న భాగాల మధ్య కమ్యూనికేషన్ సెన్సార్ల వాడకానికి వేర్వేరు డేటాను కనెక్ట్ చేయడం సెన్సార్ల నుండి కమ్యూనికేషన్ ద్వారా నెట్వర్క్ ఈ విషయాలన్నీ మనకు అవసరం చివరకు రైతులు చిల్లర వ్యాపారులు ప్రభుత్వం విశ్లేషకులు వినియోగదారులు భీమా సంస్థల కోసం దరఖాస్తులను కలిగి ఉండటానికి దరఖాస్తు పొర ఇక్కడ వ్రాయబడలేదు కాని భీమా సంస్థలకు చాలా ముఖ్యమైనది మనకు అనేక పనులు చేయడానికి సెన్సార్లు తేమను పర్యవేక్షించడానికి సెన్సార్లు ఉష్ణోగ్రత ఆహార ఉత్పత్తుల కూర్పు మరియు మొదలైనవ వాటికి అవసరం సెన్సార్లు ఈ విభిన్న విషయాలను చేయగలవు కాని సెన్సార్లు రియల్ టైమ్లో చాలా డేటాను ఉత్పత్తిచేస్తాయి తిరిగి ఆ డేటాను ఎక్కువగా పొందటానికి నిజ సమయంలో విశ్లేషించాల్సి ఉంటుంది మనకు సులభంగా ప్రాసెస్ కంట్రోల్ పెరిగిన ఆహార భద్రత మొదలైనవి అవసరం మరియు గుర్తించదగిన సామర్థ్యాన్ని అంతం చేయడానికి కూడా చాలా ముఖ్యం ప్రారంభంలో ఫీల్డ్ టు ప్లేట్ కాన్సెప్ట్ గురించి మీకు చెప్పాను దానిని వివరించాను ఫీల్డ్ టు ప్లేట్ మరియు సంబంధిత సరఫరా గొలుసు తగిన ఐయోటి పరిష్కారాలను ఉపయోగించి మనం దీనిని తగినంతగా అమలు చేస్తే అది సాధ్యమవుతుంది ఉదాహరణకు వరి పొలంలో బియ్యం ప్యాకెట్ను కనుగొనడం సాధ్యమవుతుంది కాబట్టి మనం దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఆహార పరిశ్రమలో IIoT ప్రభావం ఇలా ఉంటుంది మనం సమర్థవంతమైన ఉత్పత్తి మార్గాన్ని కలిగి ఉండబోతున్నాము మనకు తగిన సమర్థవంతమైన ఆహార భద్రతా చర్యలు ఆహార భద్రత నియంత్రణ అమలు చేయబోతున్నాం మనం సరఫరా గొలుసు యొక్క పారదర్శకతను కలిగి ఉండబోతున్నాము మొత్తం సరఫరా గొలుసులో వృధా చేయడాన్ని మనం తగ్గించబోతున్నాము ఆహారవ్యర్థాలను తగ్గించబోతున్నాం వనరుల మరియు నిజ సమయంలో విశ్లేషించవచ్చు ఉదాహరణకు ఆహార ఉత్పత్తుల సమాచారం మరియు ఆహార వ్యర్థాలను తగ్గించండి మనం ఆహార పరిశ్రమలో IIoT అమలు చేస్తే ఈ విషయాలన్నీ సాధ్యమే పొలం పై వాతావరణాన్ని పర్యవేక్షించడానికి పంట పరిపక్వతను పర్యవేక్షించడానికి కీటకాల ఉనికిని పర్యవేక్షించడానికి నేల పరిస్థితులకు సంబంధించి క్షేత్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి సెన్సార్లను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు క్షేత్రం లో నేల తేమ ఎంత ఉంది నీటి మట్టం ఎంత పొలం లో ఎరువులు ఎంత పొలం లోని నేల పోషక స్థితి ఆహార పరిశ్రమలో IoT అమలు సహాయంతో ఈ విషయాలన్నీ సాధ్యమే ఇవి IoT అమలుకు సాధ్యమయ్యే పెద్ద సంఖ్యలో వేర్వేరు అనువర్తనాలను కలిగి ఉన్న విభిన్న అనువర్తనాలు ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వబోతున్నాను పశువుల కమ్మీలన మరియు గొర్రెలు మరియు మేకలతో సహా ఇతర పశువుల ఆరోగ్య పారామితులను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది పశువుల జీవిత పర్యవేక్షణ అంతా IoT ప్రారంభించబడిన పరికరాలను ఉపయోగించి నిజ సమయ పర్యవేక్షణను కొనసాగిస్తుంది IoT అమలు ఈ వేర్వేరు పశువుల ఆహార నియంత్రణ వివిధ వ్యవసాయ జంతువులు IoT అమలు సహాయంతో స్వయంచాలక దాణా చక్రాలను ఏర్పాటు చేయవచ్చు బ్రూడింగ్ బార్న్స్ ఆటోమేటెడ్ ఉష్ణోగ్రత నియంత్రణ IoT అమలు సహాయంతో కూడా సాధ్యమే ఈ జంతువులు తిరిగేటప్పుడు వాటి ఖచ్చితమైన ప్రదేశం చుట్టూవాటి స్థానం మొదలైనవి ట్రాక్ చేయడానికి GPS ట్రాకింగ్ పరికరాలపై IoT ఎనేబుల్మెంట్ చేయవచ్చు ఆహార పరిశ్రమలో IoT లోని వివిధ ఇతర భాగాల కదలికల ను ట్రాక్ చేయడానికి ఈ GPS ను ఉపయోగించవచ్చు డ్రోన్ సహాయక క్షేత్ర పర్యవేక్షణ చాలా సాధారణం డ్రోన్ సహాయక క్షేత్ర పర్యవేక్షణ వ్యవసాయంలోఅనువర్తనాలు చాలా సాధారణం మరియు అమలు చేయబడుతున్నాయి ప్రయోగశాలలో మనం వేర్వేరు పనుల కోసం వివిధ వ్యవసాయ డ్రోన్ అనువర్తనాలపై పని చేస్తున్నాము ఆహార పరిశ్రమలో వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు మొదలైన ఈ వేర్వేరు యంత్రాలకు నిర్వహణ ఎంబెడ్డింగ్ సెన్సార్ల కోసం IoT అమలు చేయవచ్చు వాటి పరిస్థితిని పర్యవేక్షించడానికి వాటి పనితీరును పర్యవేక్షించడానికి ఏదైనా యంత్రం భవిష్యత్తు దిగజారిపోతుందో లేదో తెలుసుకోవడానికి అమలు చేయవచ్చు IoT అమలు ద్వారా ఆహార పరిశ్రమలో నిర్వహణకు సంబంధించి ఈ పరికరాల జీవితకాలం యొక్క విస్తరణ ఈ యంత్రాల హెచ్చరిక సంకేతాలు స్మార్ట్ నిర్వహణ మొదలైనవి ముందుగా గుర్తించవచ్చు ఆహార పరిశ్రమలో IoT అమలు అంచనా విశ్లేషణల ద్వారా మార్జిన్లను మెరుగుపరుస్తుంది ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం బాగా సమాచారం ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడం మరియు లాభాలను పెంచుతుంది వినియోగదారు కోసం విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి స్మార్ట్ స్థాయి అనేది కిరాణా తయారీదారుల సంఘం GMA చేత అంకురార్పణం చేయబడింది ఇది వినియోగదారులకు ఉత్పత్తి సంబంధిత సమాచారాన్ని అందించడానికి QR కోడ్ను ఉపయోగిస్తుంది ఈ వినియోగదారులు తత్ఫలితంగా ఒక నిర్దిష్ట ఆహార వస్తువు యొక్క పదార్ధ వివరాలు నిర్దిష్ట ఆహార పదార్థం యొక్క అలెర్జీ కారకాల బహిర్గతం చేయటం పోషణ విలువ మరియు అనేక ఇతర సమాచారం గురించి సమాచారాన్ని పొందవచ్చు ఉత్పత్తి గురించి వివరాలను పొందడానికి వినియోగదారులు QR కోడ్ను స్కాన్ చేయవచ్చు ఇది ఉత్పత్తి సమాచారం పోషకాహారం పదార్థాలు అలెర్జీ కారకాలు మూడవ పార్టీ ధృవీకరణ సామాజిక సమ్మతి కార్యక్రమాలు వినియోగ సూచనలు సలహాదారులు మరియు సురక్షితమైన నిర్వహణ సూచనలను కలిగి ఉంటుంది కర్మాగారంలో మార్కెట్ చేయడానికి సమయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి IoT అమలు ఆహార ఉత్పత్తి యొక్క సమ్మతి మరియు భద్రతను నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా మరియు ఆహార ఉత్పత్తులను సురక్షితంగా నిర్వహించడానికి కూడా మెరుగుపరుస్తాయి ఇవన్నీ ఆహార పరిశ్రమలో IoT అమలు సహాయంతో సాధ్యమే ఆహార పరిశ్రమలో IoT అమలు కూడా పెరిగిన రియాలిటీ సేఫ్టీ గ్లాసెస్ మరియు ఇతర ధరించగలిగిన వాటి ద్వారా కార్మికులను శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది తద్వారా వారి ప్రక్రియల యొక్క మొత్తం ఉత్పాదకత మరియు సామర్థ్యం కార్మికుల సామర్థ్యం మరియు వారు ఉపయోగిస్తున్న యంత్రాల సామర్థ్యం పెరుగుతుంది నగర పంట అనేది ఒక తెలివైన ఇండోర్ గార్డెన్ ఇది పండ్లు మూలికలు కూరగాయలు ఆకుకూరలు మరియు తినదగిన పువ్వులను పెంచడానికి తెలివైన ఇండోర్ గార్డెన్ను అందిస్తుంది వాటికి ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటెడ్ పశువుల పర్యవేక్షణ ఆటోమేటెడ్ స్మార్ట్ నోటిఫికేషన్లు ఉన్నాయి వీటిని సంబంధిత వాటాదారులకు పంపవచ్చు మరియు ప్లాంట్ వైద్యుల ఆటోమేటెడ్ నోటిఫికేషన్లు పంపవచ్చు డయాజెనెటిక్స్ ఇది ఆహారంలో సూక్ష్మజీవుల వ్యాధుల ఉనికిని గుర్తించడంలో సహాయపడుతుంది బయో రేంజర్ అనేది ఒక చిన్న హ్యాండ్హెల్డ్ పరికరం ఇది ఆండ్రాయిడ్ అనువర్తనంతో కనెక్ట్ అవుతుంది మరియు ఆహారంలో వ్యాధికారక కారకాలను తక్షణమే కనుగొంటుంది ఎస్కెసో కనెక్ట్ చేసిన స్మార్ట్ వంట పరికరం వారి వద్ద ఉంది స్మార్ట్ వంట ప్రాథమికంగా ఆహార ప్యాకెట్ మరియు ఎస్కెసో పరికరాన్ని నీటి కుండలో ఉంచడం రెసిపీని ఎంచుకోవడం మరియు స్మార్ట్ ఫోన్ అనువర్తనం ద్వారా ప్రారంభించడం ద్వారా మీ ఆహారాన్ని తక్కువ ప్రమేయం ద్వారా తెలివిగా వండుకోవచ్చు పాక విజ్ఞాన మరియు డేటా విశ్లేషణ యొక్క వివిధ అమలులను ఉపయోగిస్తాయి ఇంటెలికప్ లో స్మార్ట్ కప్పుల పరిష్కారం ఉంది ఇది ప్రాథమికంగా స్మార్ట్ పానీయం విక్రయ యంత్రం ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది మరియు పానీయాల దుకాణాలలో లాభాలను పెంచుతుంది ఇవి కప్ యొక్క బేస్ వద్ద ఎన్ఎఫ్సి యూనిట్ ఈ NFC చిప్స్ ప్రాథమికంగా ప్రతి వినియోగదారుని ఒక కప్పుకు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది కప్పులు ఉపయోగకరమైనవి మరియు బయోడిగ్రేడబుల్ పదార్థంతో తయారు చేయబడ్డాయి స్మార్ట్ కప్ ఎలా పనిచేస్తుంది ప్రాథమికంగా వ్యాపారులు మరియు కస్టమర్ల కోసం ప్రత్యేక అనువర్తనాలు ఉన్నాయి కస్టమర్లు అనువర్తనాన్ని ఉపయోగించి ఇంటెలికప్ ఖాతాలను సృష్టిస్తారు వారు నిధులను ఇ వాలెట్కు బదిలీ చేస్తారు మరియు కప్పులు ఇ వాలెట్తో అనుసంధానించబడిన తర్వాత క్యూఆర్ను స్కాన్ చేయడం ద్వారా అక్కడ లింక్ చేస్తారు అనువర్తనం ద్వారా కోడ్ చేయండి మరియు ఇంటెల్లి హెడ్ ఉపయోగించి పంపిణీ యూనిట్లో కప్పును డాకింగ్ చేయండి అక్కడి కస్టమర్లు చివరకు ఈ స్మార్ట్ కప్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పానీయాన్ని ఆస్వాదిస్తారు అదేవిధంగా స్మార్ట్ కాఫీ తయారీకి స్పిన్ ఇంక్ ద్వారా ఆహార పరిశ్రమకు భిన్నమైన ఇతర ఐయోటి పరిష్కారాలు ఉన్నాయి ఇవి క్లుప్తంగా మనం మాట్లాడిన పరిష్కారాల గురించి ఆహార పరిశ్రమలో ఉపయోగించిన ఐఒటి పరిష్కారాల గురించి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ గురించి మరింత వివరంగా మాట్లాడే విభిన్న సూచనల జాబితా ఇప్పుడే పేర్కొన్న ఈ పరిష్కారాల గురించి మీకు ఆసక్తి ఉంటే ఈ తేడాల ద్వారా వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్స్యహిస్తున్నాను ధన్యవాదాలు